ఇప్పుడు మనం ఆసక్తికరమైన ఇన్పుట్ ని చూద్దాముఇన్పుట్ ఎందుకు ఆసక్తికరంగా ఉన్నదో తర్వాత చూద్దాం మరియు వాస్తవానికి V p cos ω t ϕ ఫేస్ షిఫ్ట్ ను కలిగి ఉన్నాము ఆపై మళ్ళీ V c ని కనుగొన్నాము అయితే సర్క్యూట్ లోని ఏ ఇతర వేరియబుల్ని కూడా కనుగొనవచ్చు ఎల్లప్పుడూ ఈ సరళమైన సర్క్యూట్ను ఉదాహరణగా ఉపయోగిస్తాము ఎందుకంటే బీజగణితం ప్రకారము కోరుకోవడం లేదు ఇక్కడ ఏమి తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఈ విధానం ఇతర విషయాలకు కూడా ఉపయోగించవచ్చు అదే విధంగా ఈ ఎక్స్పోనెన్షియల్ కి కూడా ఉపయోగించవచ్చు ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్లో మనకు est ఎక్సైటేషన్ చాలా క్లిష్టంగా ఉందని మనకు తెలుసు అయినను స్టడీ స్టేట్ రెస్పాన్స్ est x సమ్ధింగ్ అని మనకు ఇప్పటికే తెలుసు ఆపై న్యాచురల్ రెస్పాన్స్ లేదా ట్రాన్షియంట్ రెస్పాన్స్ e tT మరియు స్థిరాంకాన్ని ఇన్షియల్ కండిషన్ లతో మార్చడం ద్వారా మనము సమాధానం పొందగలుగుతాము కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో దీనికి పరిష్కారం ఏది అని అనుకుంటున్నారు మరియు Vc ని కోరుకుంటున్నాను Vc బహుళ భాగాలను కలిగి ఉంటుంది ఇందులో ఏమి ఉంటుంది అని అనుకుంటున్నారు ఇందులో మనకు కొంత నేచురల్ రెస్పాన్స్ మరియు కొంత ఫోర్స్డ్ రెస్పాన్స్ ఉన్నాయి ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటే ఏమిటి మనం కాస్ను డిఫరెన్షియేట్ చేస్తే సైన్ మరియు మనం సైన్ను డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ని పొందుతాము మనం ఈ విధమైన బ్యాలెన్సింగ్ చర్య గురించి ఆలోచిస్తే ఇక్కడ cos ω t ϕ ఈ వైపు కలిగి ఉంటే మనం దీనిని ఇతర వైపు కూడా కలిగి ఉండాలి తద్వారా అది రద్దు అవుతుంది కానీ అప్పుడు V c cos ω t ϕ అవ్వడు ఎందుకంటే దానిని డిఫరెన్షియేట్ చేసినప్పుడు సైన్ ని పొందుతాము కాబట్టి ఇది సాధారణ రూపం ని అనేక మార్గాలు మనం వ్రాయవచ్చు ఇక్కడ θ ను ఉంచగలము ఆపై దాన్ని కూడా రద్దు చేయడానికి ప్రయత్నంచేస్తే α cos ω t ϕ β sine ω t ϕ ను మనం ఈ రూపంలో వ్రాస్తాము కాబట్టి స్పష్టంగా దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనం దీనిని పొందుతాము ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఉంచవచ్చు మరియు మనకు రెండు స్థిరాంకాలు α మరియు β లు ఉన్నాయి కాబట్టి మనం సైన్ ను మరియు కోసైన్ ను సమతుల్యం చేసుకోవాలి కాబట్టి దాని నుండి ఈ రెండు స్థిరాంకాలను పొందుతాము మనం సైన్ ను కోసైన్ తో ఎన్నటికీ సమతుల్యం చేయలేము కాబట్టి కోసైన్ టర్మ్స్ ను మరియు సైన్ టర్మ్స్ ను తీసుకుని చేయాల్సి ఉంటుంది ఇది మనకు ఫోర్స్డ్ రెస్పాన్స్ ను మాత్రమే ఇస్తుంది మరియు సాదారణంగా న్యాచురల్ రెస్పాన్స్ ను కలిగి ఉంటుంది న్యాచురల్ రెస్పాన్స్ తో సహా పూర్తి రెస్పాన్స్ ను పొందండి దీనికి మనకు ప్రత్యేక ఉపన్యాసం ఉంది అందులో డెరివేషన్ ని చర్చిస్తాము దానిని మీ సమాధానము తో పోల్చవచ్చు కాబట్టి ఇది చేయటానికిగల మార్గంను తెలుసుకోవడం ఇప్పటివరకు మనకు తెలిసింది మనం చేయగలిగే మరో విషయం ఏమిటంటే ఈ V p cos ω t ϕ V p 2 ej ω t ϕ ఈ మొత్తానికి దీనితో గుణించడం జరుగుతుంది కాబట్టి మనకు est కు పరిష్కారం ఇప్పటికే తెలుసు కానీ నాకు ఇక్కడ మరొక π ఉంది అది ఏమిటంటే ejϕ మరియు ej ω t కాబట్టి ఇది మరొక మల్టిఫ్లయింగ్ ప్యాక్టర్ కాబట్టి V p est కి పరిష్కారం మనకు తెలుసు ఈ s ను jω తో భర్తీ చేయాలి ఆపైన V p ని V p 2 x ej ϕ తో భర్తీ చేయాలి స్థిరాంకాన్ని మనం సర్దుబాటు చేయాలి ఇక్కడ మరికొన్ని స్థిరాంకాలు ఉన్నాయి కాబట్టి మనం దీని కోసంకూడా చేయాలి వీటిని జోడించి ఫోర్స్డ్ రెస్పాన్స్ ని పొందగలము న్యాచురల్ రెస్పాన్స్ తో సహా పూర్తి రెస్పాన్స్ ను పొందండి దీనికి కొరకు ప్రత్యేకముగా ఒక ఉపన్యాసం ఉంది అందులో డెరివేషన్ ని చర్చిస్తాము దానిని మీ సమాధానము తో పోల్చవచ్చు కాబట్టిదీన్ని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయిమొదట మీకు సైనూసోయిడ్ ఉంటే పరిష్కారం ఎల్లప్పుడూ సైన్ మరియు కాస్ లో ఉంటుంది మరియు α cos β sine యొక్క లీనియర్ కలయిక అని మనకు తెలుసు ఈ అవకలన సమీకరణం పొందుపర్చి దీన్ని స్థిరమైన పరిష్కారంగా తీసుకోవచ్చు కాబట్టి రెండు సమీకరణాలను పొందుతాము అవి ఒకటి సైన్ సమతుల్యం నుండి మరియు మరొకటి కొసైన్ను బ్యాలెన్స్ చేయడం ద్వారా పొందుతాము ప్రత్యామ్నాయంగా మనం సైనూసోయిడ్ ను సంక్లిష్ట ఎక్స్పోనెన్షియల్ కలయికగా వ్యక్తీకరించవచ్చు ఇది చాలా ఉపయోగకరమైన భావన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ లేకుండా లేదా సంక్లిష్టమైన బీజగణితం లేకుండా దానికి వెళ్ళలేము మనకు ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఉంది ఇది స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఎక్స్పోనెన్షియల్ కొంత స్కేలింగ్తో ఎక్స్పోనెన్షియల్ మాత్రమే అని మనకు తెలుసు కాబట్టి మనం దీన్ని e j ω t e jωt కోసం చేస్తాము మరియు ఫలితాలను జోడిస్తాము ఇంతకుముందు చెప్పిన ఒక విషయం ఏమిటంటే మీకు ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ మరియు న్యాచురల్ రెస్పాన్స్ ఉంటుంది మరియు సరళ సర్క్యూట్లు సూపర్ పొజిషన్ కి కట్టుబడి ఉంటాయని తెలుసు కానీ ఈ సందర్భంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టడీ స్టేట్ రెస్పాన్స్ స్వయంగా సూపర్ పొజిషన్ను అనుసరిస్తుంది అంటే మనకు ఇన్పుట్ x ఉంటే మరియు ఇన్పుట్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ ని కనుగొంటాము ఇన్పుట్ y కి కూడా కనుగొంటాము మనకు α x β y ఉంటే స్థిరమైన స్థితి రెస్పాన్స్ లు సూపర్ పొజిషన్ అవుతాయి ఇది α × మొదటి పరిష్కారం β × రెండవ పరిష్కారం న్యాచురల్ రెస్పాన్స్ కూడా ఇన్షియల్ కండిషన్ తో స్కేల్ చేస్తాము కానీ మనం చేయలేనిది ఒక ఇన్పుట్ కు వర్తించే కొన్ని ఇన్షియల్ కండిషన్ ఇతర ఇన్పుట్ తో మొత్తం రెస్పాన్స్ ను కనుగొని మనం జోడించినట్లయితే మొత్తం రెస్పాన్స్ ను కనుగొంటాము అలా మనం తప్పు ఫలితాన్ని పొందుతాము కాబట్టి స్టడీ స్టేట్ రెస్పాన్స్ సూపర్ పొజిషన్ను అనుసరిస్తుంది మరియు న్యాచురల్ రెస్పాన్స్ కూడా ఇన్షియల్ కండిషన్ తో స్కేల్ అవుతుంది కాబట్టి ఇది t0 వద్ద 5 వోల్ట్లకు స్టెప్ అవుతుంది ఆపై ఇందులో కూడా t0 సమయంలో 2 మిల్లియాంప్లు ఉంది కాబట్టి ఈ 1 కిలో ఓంKΩ 1 నానోఫారడ్ తీసుకొని ఉండవచ్చు ఈ ప్రత్యేక విషయాలు పట్టింపు లేదు కాబట్టి ఇప్పుడు మొదట మనం మొత్తం రెస్పాన్స్ ను థెవెనిన్ ఈక్వివాలెంట్ మొదలైనవి తీసుకొని మనం దీనిని సూపర్ పొజిషన్ చేయడానికి ప్రయత్నించాలి ఈ 5 వోల్ట్ల సోర్స్తో మొత్తం రెస్పాన్స్ ఒకసారి తీసుకోని మరియు ఈ 2 మిల్లియాంప్ సోర్స్ తో ఒకసారి మొత్తం రెస్పాన్స్ తీసుకుని రెండు కూడిక చేయాలి మరియు అసలు మొత్తం రెస్పాన్స్ వలె అదే ఫలితాన్ని పొందుతామో లేదో మనము చూడాలి లేదా తప్పు ఫలితం ఏమిటి అనే దానిని చూడాలి విద్యార్థి కెపాసిటర్ యొక్క ప్రారంభ స్థితి ని కలిగి ఉన్నప్పుడు రెండు సోర్స్ నుండి మొత్తం రెస్పాన్స్ ను సూపర్ పొజిషన్ చేయడానికి ప్రయత్నించండి కెపాసిటర్లో కొంత Vcl 0 ఉందని అనుకుంటాము